మెండిలియన్ జెనెటిక్స్ మీద తదుపరి పాఠానికి స్వాగతం వారసత్వాన్ని విశ్లేషించడానికి మెండిలియన్ సూత్రాల ఉపయోగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇది తల్లిదండ్రులు అపసవ్యాలను మరింత బాగా సంభాళించడానికి పిల్లలలో జన్యుపరమైన వ్యాధులను అంచనావేయడానికి ముఖ్యంగా పనికొస్తుంది జన్యుపరమైన వ్యాధితో ప్రభావితమైన ఒక వ్యక్తిని చూద్దాం ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే అతనికి పుట్టిన పిల్లలకు కూడా అదే వ్యాధి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది మనం ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఈ పాఠ్యాంశంలో మనం ఇటువంటి స్థితిని కలిగించే వివిధ అవకాశాలను గురించి తెలుసుకుందాం ఈ విషయంలో పెడిగ్రీ ఎనాలసిస్ అంటే వంశ వృక్ష విశ్లేషణ అనేది మనకు ఉపయోగపడుతుంది పెడిగ్రీ ఛార్ట్స్ లేదా ఫ్యామిలీ ఛార్ట్స్ కుటుంబసంబంధాల చరిత్ర మరియు సమలక్షణాలు పాత్రలు లక్షణాలను తెలుపుతాయి ఫినోటైప్స్ అంటే దృశ్యరూపాల ఆధారంగా జన్యురూపాలు సాధ్యమైనంతవరకు పూర్తిగా పనిచేసి మరిన్ని అంచనాలను వేయడానికి ఉపయోగపడతాయి మనుషుల మీద ప్రయోగాలను చేయలేము కాబట్టి కంటికి కనపడే లక్షణాల ద్వారా కావలసిన సమాచారాన్ని మొత్తం సేకరించి మనం సారాంశాన్ని తెలుసుకోవాలి ఒక వ్యక్తి యొక్క లాలాజలాన్నిలేదా రక్తాన్ని తీసుకొని జన్యు రూపాన్ని పరీక్షించవచ్చు ఇది చాలామందికి ఆమోదకరమైనది మరియు విశ్లేషణలో సహాయపడుతుంది కాకపోతే చాలా పరిస్థితులలో ఇది సాధ్యమయ్యే అవకాశమే లేదు ఎందుకంటే తాతలు మరియు ముందరి తరం వాళ్ళు ఉండరు ఇందువల్ల జన్యు రూపం మీద పూర్తి సమాచారం సేకరించడానికి తద్వారా మరిన్ని అంచనాలు రూపొందించడానికి దృశ్యరూపాల విశ్లేషణ మరియు జన్యురూపాల ఉజ్జాయింపు తో సరిపెట్టుకోవాలి ఇకపై మనం దీని మీద మరిన్ని ఉదాహరణలు చూద్దాం వీటికోసం నిర్దిష్ట పదజాలం ఉన్నాది సర్కిల్ అంటే గుండ్రంగా ఉంటే ఫిమేల్ అదే స్క్వేర్ అంటే చతురస్రరంలో ఉంటే మేల్ పెడిగ్రీఎనాలసిస్ కు ఇవి ప్రామాణిక పదజాలం పూరించిన వృత్తం అంటే ఫిల్డ్ సర్కిల్ ఉంటే ఫిమేల్ స్త్రీ కు రుగ్మత ఉన్నట్టు మరియు ఇది స్పష్టంగా కనిపించేది పూరించిన చతురస్రం అంటే ఫిల్డ్ స్క్వేర్ ఉంటే పురుషుడిలో రుగ్మత ఉన్నట్టు అదే హాఫ్ ఫిల్డ్ సర్కిల్ ఉంటే దాన్ని అప్పుడు ఫిమేల్ క్యారియర్ అని అంటాము అంటే ఆ స్త్రీ లో వ్యాధి బయటకు కనపడకపోయినా వ్యాధికి కారణమయ్యే ఒక భాగం ఒక అల్లీల్ కలిగి ఉంటుంది ఇది అప్రభావ వారసత్వ లక్షణాల నిజం ఉదాహరణకు ఒక వ్యాధి వ్యక్తీకరింపబడడాన్ని pp గా తీసుకుంటే Pp క్యారియర్ ను సూచిస్తుంది క్యాపిటల్ P వలన ఆ ప్రత్యేకమైన వ్యక్తి లో వ్యాధి కనపడకపోయినా స్మాల్ p వలన వచ్చే తరానికి అది తరలించబడే అవకాశం ఉంది దీనిని క్యారియర్ అంటారు వ్యాధి వ్యక్తీకరించ పడకపోయినా ఆ మనిషి యుగ్మ వికల్పాన్ని రాబోయే తరానికి అందించి తన పిల్లలకు గానీ లేదా వారి పిల్లలకు గానీ ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఇది మేల్ క్యారియర్ కాబట్టి సర్కిల్ ఒక ఫిమేల్ స్క్వేర్ ఒక మేల్ ఇవి పూర్తిగా పూరించబడి ఉంటే అప్పుడు ఆ వ్యక్తి కి వ్యాధి ఉన్నట్టు అదే సగం మాత్రమే పూరించబడి ఉంటే అప్పుడు ఆ వ్యక్తి ఒక క్యారియర్ ఈ రెండింటిని గమనించడం ద్వారా లేదా రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చు అయితే దీనికి మాత్రం జన్యుపరమైన విశ్లేషణ లేదా కనీసం కచ్చితంగా నిర్ధారించగలిగే జన్యుపరమైన అవకాశాలు అవసరం రెసెసివ్లి ఇన్హెరిటెడ్ డిసార్డర్ యొక్క ఒక ఉదాహరణను ఇప్పుడు గమనిద్దాం సహజంగా మనం రెండూ కనుక స్మాల్ p అయితే ఆ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్టు అనుకుంటాం కానీ ప్రతిసారి అలాగే జరగాలని లేదు ప్రస్తుతానికి మనం గమనించిన నేపథ్యాన్ని బట్టి ఇలాగే జరుగుతుందని అనుకుందాం అల్బినిజం అంటే ఒక వ్యక్తి పూర్తి శరీరం మీద కానీ లేదా అక్కడ అక్కడ గాని తెల్ల రంగు మచ్చలు ఉండటం ఇది ఒక రెసెసివ్లి ఇన్హెరిటెడ్ డిసార్డర్ మనం ఒక కుటుంబాన్ని తీసుకుందాం అల్బినిజం ఉన్న ఒక స్త్రీ అది లేని పురుషుణ్ణి వివాహం చేసుకుంటే వాళ్ళకి అల్బినిజం లేని అమ్మాయి అల్బినిజం ఉన్న ఒక అబ్బాయి అల్బినిజం ఉన్న ఇంకొక అబ్బాయి ఇంకా అల్బినిజం లేని ఒక అబ్బాయి పుట్టారు అనుకుందాం ఇప్పుడు వీరిద్దరి కి పెళ్లి అయి పుట్టిన పిల్లలు ఒకరు అల్బినిజం ఉన్న అమ్మాయి ఇంకొకరు అల్బినిజం లేని అమ్మాయి ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు భిన్నమైన కుటుంబాలకు చెందిన వారి పిల్లలు అంటే ఒక కుటుంబం నుండి ఒక పిల్ల రెండవ కుటుంబం నుండి రెండవ వారిని పెళ్లి చేసుకుని వారికి పిల్లలు పుట్టారు అనుకుందాం ఇప్పటివరకు మనం గమనించిన దాని ప్రకారం ఒకరికి అల్బినిజం ఉంది అంటే అల్బినిజం ఉన్న ఒక అమ్మాయి మరియు అల్బినిజం లేని ఒక అమ్మాయి వీరు తాతల తరానికి చెందిన వారు అంటే మొదటి తరం వారు వీరు తల్లిదండ్రులు మరియు వారి తోడ పుట్టిన వారు వీరు రెండవ తరం వారు ఇది మూడవ తరం మనమిప్పుడు వీరి గురించి పరిశీలిద్దాం ఈ వంశ వృక్షం మీద మనం పెడిగ్రీ ఎనాలసిస్ చేయబోతున్నాం మనం ఆసక్తి కరంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు గనుక మూడవ తరంలో ఇంకొక పిల్ల పుడితే అంటే అదే తల్లిదండ్రులకు మూడో బిడ్డ అప్పుడు ఆ బిడ్డకు అల్బినిజం వచ్చే అవకాశం ఎంత ఉంటుంది ఇప్పటికే మనకి అల్బినిజం లేని తల్లిదండ్రులకు అల్బినిజం కు ఉన్న అమ్మాయి పుట్టడం ఆశ్చర్యంగా అనిపించదు ఎందుకంటే ఇది ఆమెకు తాతల నుండి వచ్చినదని మనం గ్రహించవచ్చు మెండిలియన్ ఇన్హెరిటెన్స్ సూత్రాల ద్వారా ఇలా జరిగే అవకాశం ఉందని మనకు ముందే తెలుసు రెసెసివ్ పోసిబిలిటీ అంతర్గత అవకాశం ఇక్కడ దాటిపోయినా మూడవ తరంలో కనిపించింది ఇప్పుడు మనం విశ్లేషణలోకి వెళదాం ఈ విధంగా కుటుంబంలో ఉన్న విభిన్న సహలగ్నతలు అంటే లింకేజెస్ చూపబడ్డాయి మరియు విభిన్న దృశ్య రూపాలు మన కోడ్ ప్రకారం ఏదైతే సాధారణంగా ఆమోదకరమో తెలుపబడ్డాయి అయినా స్పష్టమైన జన్యు రూపాలను గనుక మనం గమనిస్తే ఇది అల్బినిజం ఉన్న మేల్ కాబట్టి pp అవుతుంది అంతేకాదు ఎవరైనా సరే అల్బినిజం ఉన్న వ్యక్తి pp అవ్వాలి ఎందుకంటే ఇది రెసెసివ్లి ఇన్హెరిటెడ్ డిసార్డర్ ఇక్కడ నుండి మొదలుపెడదాం ఇది స్మాల్ pఇది స్మాల్ p ఇది కూడా స్మాల్ p అవ్వాలి ఈ విధంగా మనం అన్నింటికీ కూడా చెప్పవచ్చు అలాగే ఇక్కడ ఇది అల్బినిజం లేని స్త్రీని సూచిస్తోంది కానీ ఒక పేరెంట్ కు అల్బినిజం ఉండటం వలన చెరొక పేరెంట్ నుండి ఒక అల్లీల్ వస్తుంది కాబట్టి రెండిట్లో ఒకటి కచ్చితంగా స్మాల్ p అవుతుంది కానీ ఈ వ్యక్తి ఇఅల్బినిజం చూపించట్లేదు కాబట్టి రెండవ అల్లీల్ క్యాపిటల్ P అని మనం అనుకోవచ్చు ఎందుకంటే రెండవ అల్లీల్ గనుక స్మాల్ p అయి ఉంటే అప్పుడు ఈ వ్యక్తికి కూడా ఈ రుగ్మత సంక్రమించి ఉండేది అదేవిధంగా ఈ వ్యక్తి ఈ పేరెంట్ దగ్గర నుండి స్మాల్ p ని పొంది ఉండవచ్చు ఇంకా రెండవ పేరెంట్ దగ్గర నుండి వచ్చిన అల్లీల్ ఖచ్చితంగా క్యాపిటల్ P అవుతుంది దీన్నిబట్టి మనం గమనించి చూస్తే ఈ తండ్రి లో గాని లేక తాత లో గాని ఒక క్యాపిటల్ P ఇంకా ఒక స్మాల్ p ఉండి ఉండాలి అప్పుడే ఈ రకమైన అవకాశాలు సాధ్యమవుతాయి అదే గనుక రెండు కూడా క్యాపిటల్ P అయి ఉంటే అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా అల్బినిజం వచ్చేది కాదు ఎందుకంటే ఇందులో ఒక అల్లీల్ అయినా క్యాపిటల్ P అయి ఉంటే రుగ్మత సంక్రమించే అవకాశం లేదు కానీ ఇక్కడ అల్బినిజం సంక్రమించి అలాగే ఇక్కడ లేకపోవడం వలన ఈ వ్యక్తి ఒక క్యాపిటల్ P ఒక స్మాల్p కలిగి ఉండవచ్చు ఇది దీని విశ్లేషణ అదేవిధంగా మనం ఇక్కడ కూడా విశ్లేషణ చేయవచ్చు ఇది pp ఇంకా ఇది కూడా ఖచ్చితంగా pp ఎందుకంటే ఈ రెండూ కూడా ప్రభావితమై ఉన్నాయి ఇది క్యాపిటల్ P అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వ్యక్తికి రుగ్మత లేదు అదేవిధంగా ఇక్కడ కూడా ఇది క్యాపిటల్ P స్మాల్ p అవుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి కూడా రుగ్మత లేదు ఇప్పుడు ఇక్కడ ఇది హెట్రోజైగోస్ అంటే విషమయుగ్మజము ఇది కూడా విషమయుగ్మజము ఇప్పుడు ఈ హెటెరోజైగస్ తల్లిదండ్రుల మధ్య సంపర్కం జరిపితే పుట్టిన వ్యక్తి పురుషుడు అయినా కానిలేదా స్త్రీ అయినా గాని ఎంతవరకు ఈ వ్యాధికి వారు గురయ్యే సంభావ్యత ఉంది ఇది సంభావ్యతలో నాలుగవ వంతు ఉంటుంది ఇవి హెటెరోజైగస్ సంపర్కాలు కాబట్టి PP Pp pP మరియు pp వచ్చే అవకాశం ఉంది కనుక pp వచ్చే సంభావ్యత నాలుగవ వంతు ఉండి ఆ బిడ్డ అల్బినో అయ్యే అవకాశం ఉంది మనం ఇక్కడ అ మూడవతరం యొక్క ఒక బిడ్డ జన్యురూపం ఏమిటో కూడా కనుక్కోవచ్చు ఇక్కడ అయితే ఇది Pp లేదా PP రెండిటిలో ఏదైనా కావచ్చు ఈ వ్యక్తి అల్బినో కాకపోయినా క్యారియర్ అయ్యే అవకాశం లేకపోలేదు అదే ఇక్కడ స్పష్టంగా ఇది pp భిన్న వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను మరియు వారి లక్షణాలను కేవలం గమనించడం ద్వారా చాలా సమాచారం పొందవచ్చు అల్బినిజం రెసెసివ్లి ఇన్హెరిటెడ్ డిసార్డర్ కాబట్టి మనం జన్యురూపాలను కూడా గుర్తించగలిగాము మీలో కొంతమందికి నేను ప్రతీసారీ రెసెసివ్లి ఇన్హెరిటెడ్ అని ఎందుకు అంటున్నాను అని అనిపించవచ్చు ఎందుకంటే ఇంకా ఏ విధంగా అపసవ్యాలు వారసత్వంగా వస్తాయి అయితే అపసవ్యం అనేది డొమినంనెంట్లీ ఇన్హెరిటెడ్ డిసార్డర్ కూడా కావచ్చు ఇంకా హంటింగ్టన్'స్ డిసీస్ Huntington's disease ఇది US లో చాలా సాధారణ జన్యుపరమైన రుగ్మత మరియు డామినెంట్లీ ఇన్హెరిటెడ్ డిసార్డర్ దీని అర్థం ఏమిటంటే ఒక అల్లీల్ క్యాపిటల్ అయితే ఆ వ్యక్తికి రుగ్మత ఉన్నట్టు ఇంకా జనాభాలో ఎక్కువ మంది హోమోజైగస్ రిసెసివ్ అంటే ఇక్కడ కేవలం రెండు స్మాల్ p ఉన్నప్పుడు మాత్రమే హంటింగ్టన్'స్ డిసీస్ వస్తుందని లేదు రెండిట్లో ఒకటి క్యాపిటల్ P అయినా సరే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఎక్కువమందిలో బహిర్గత అల్లీల్ కనిపించదు ఇది ఎలా జరుగుతుందో మనం ఇక్కడ చర్చించము మీకు ఆసక్తి ఉంటే మీ టెక్స్ట్ బుక్ లో ఆఖరి పాఠాలు చదువుకోండి అందులో దీని గురించి ఉంది ప్రస్తుతానికి మనం డామినెంట్లీ ఇన్హెరిటెడ్ డిసార్డర్ గనుక ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం ఇంతకు ముందు గమనించిన అదే కుటుంబానికి పెడిగ్రీ అనాలసిస్ చేద్దాం ఇంతకు ముందు కుటుంబాన్ని తీసుకుని ఇక్కడ ఇవన్నీ హంటింగ్టన్'స్ డిసార్డర్ Huntington's disorderను సూచిస్తున్నాయి అనుకుందాం హంటింగ్టన్'స్ డిసీస్ లేదా డిసార్డర్ 45 ఏళ్లు పైబడిన వారికి వచ్చే న్యూరోడీజనరేటివ్ డిసీస్ కాబట్టి ఇది మనుషులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా వారికి ఈ వ్యాధి ఉందో లేదో వారు జన్యురూపాన్ని పరీక్షించుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ వారికి హంటింగ్టన్'స్ డిసీస్ గనుక ఉంటే అది చాలా దారుణంగా క్షీణింపజేసే వ్యాధి ఇది 45 ఏళ్లు దాటిన తరువాత వస్తుంది ఇంకా దీని తర్వాత జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి సామాజికంగా మరియు సాంస్కృతికంగా కూడా సామాజికంగా ఎందుకంటే ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఏ క్షణమైనా విస్పోటన చెందేలా ఉంటుంది ఇది ఎక్కువగా US లో కనిపిస్తుంది ఇండియాలో పెద్దగా లేదు ఇప్పుడు మనం ఈ చిత్రాన్ని గమనిస్తే హంటింగ్టన్'స్ డిసీస్ ఉన్న కుటుంబసభ్యులు పూరించబడిన స్క్వేర్ లేదా సర్కిల్ ద్వారా సూచించబడతారు అంటే పూరించబడిన స్క్వేర్ వ్యాధి వల్ల ప్రభావితమైన పురుషుడిని ఇంకా పూరించబడిన సర్కిల్ ప్రభావితమైన స్త్రీని చూపిస్తాయి అల్బినిజం అనే రెసెసివ్లి ఇన్హెరిటెడ్ డిసార్డర్ విశ్లేషణ చేసినట్టు ఈ వ్యాధికి కూడా చేద్దాం అదే ప్రశ్నను తిరిగి ఈ సందర్భంలో వేస్తే అంటే అదే తల్లిదండ్రులకు ఇంకొక బిడ్డ పుడితే దానికి హంటింగ్టన్'స్ డిసీస్ Huntington's disease వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది ఇది అల్బినిజం కన్నా తీవ్రమైన వ్యాధి అల్బినిజం కేవలం చూడటానికి సమస్యగా ఉండి ఆ వ్యక్తికి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తెలుపుతుంది కానీ ఇది పెద్దగా ప్రమాదకరమైనది కాదు కాకపోతే మనం ఆలోచించాల్సిన మరొక ముఖ్యమైన విషయం సామాజికంగా ఆ వ్యక్తి పడే కష్టం ఇక్కడ చాలా స్పష్టంగా రెండూ కూడా స్మాల్ h ఎందుకంటే ఆ వ్యక్తి వ్యాధిని ప్రకటించడం లేదు అలాగే ఇక్కడ కూడా స్మాల్ h ఇంకా ఈ రెండింటిలో కూడా స్మాల్ h దీన్ని మనం సునాయాసంగా అంచనా వేయవచ్చు ఇక్కడ ఈ వ్యక్తి లో వ్యాధి ఉన్నాది కాబట్టి ఇంకా ఈ రెండూ కూడా రెసెసివ్ గనుక వ్యాధిని కనబరచడానికి ఆ వ్యక్తి లో ఒకటైన బహిర్గతమై ఉండాలి కనుక ఇది hH అయిఉండాలి ఇది కూడా hH ఎందుకంటే అదే తల్లిదండ్రులు ఇంకా ఇది hH కాబట్టి ఇది ఖచ్చితంగా Hh అవ్వాలి ఇది HH అయ్యే అవకాశం లేదు ఎందుకంటే అలా అయితే గనుక మిగిలిన ఈ ఇద్దరూ కూడా వ్యాధిని కనబరిచే వారు అదే విధంగా వ్యాధి లేనందున ఇక్కడ hh ఇది కూడా వ్యాధి లేకపోవడం వలన hh ఇది వ్యాధితో hH అవ్వాలి ఎందుకంటే వ్యాధిని కనబరచడానికి ఇక్కడ నుండి వచ్చినది స్మాల్ h అయింది కాబట్టి రెండవది క్యాపిటల్ H అవ్వాలి కాబట్టి ఇది Hh అదే వాదనతో ఇది కూడా Hh అవుతుంది ఈ వ్యక్తికి హంటింగ్టన్'స్ Huntington's ఉండే సంభావ్యత ఎంతవరకు ఉంది ఇక్కడ మనం సంభావ్యతలను లెక్కించవచ్చు ఇది బహిర్గత విషమయుగ్మజం లేదా బహిర్గత సమయుగ్మజం అయితే గనుక ఆ వ్యక్తికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి అదే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డకు హంటింగ్టన్స్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ మూడు వంతులు లేదా 75 సంభావ్యత ఉంది ఈ హంటింగ్టన్స్ జన్యువు 45 ఏళ్ళ వయసు వచ్చేసరికి వ్యాధిగా ముదురుతుంది మనం మూడవ తరం పిల్లల యొక్క జన్యురూపాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన వివరాలను బట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము అది ఇది లేక ఇది లేక ఇది లేక ఇది లేక ఇది లేక ఇది కావచ్చు అందువల్ల ఇది Hh లేదా HH ఏదైనా అవుతుంది ఆ వ్యక్తి వ్యాధిని ప్రదర్శించడం వలన రెండింటిలో కూడా ఒక్కటైనా క్యాపిటల్ H అవ్వాలి ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు అంతేకాక తల్లిదండ్రులను కూడా ఈ సంభావ్యతలను గురించి హెచ్చరించవచ్చు వ్యక్తులు కూడా తమకు తామే ఈ సంభావ్యతలను గురించి తెలుసుకోవచ్చు ఇప్పుడు రెండింటిని కలిపి తీసుకొని సంభావ్యతలను గమనిద్దాం ఒకవేళ మూడో తరంలో ఆ తల్లిదండ్రులకే మరొక బిడ్డ పుడితే దానికి అల్బినిజం తో పాటుగా హంటింగ్టన్'స్ Huntington's కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అల్బినిజం ఒక లక్షణం మరియు హంటింగ్టన్'స్ వేరొక లక్షణం మెండెలియన్ సూత్రాల ప్రకారం అవి స్వతంత్రంగా వారసత్వంగా వస్తాయి సంభావ్యతలను గమనించడానికి అల్బినిజం మరియు హంటింగ్టన్'స్ లక్షణాలు రెండు కలిగిన ద్విసంకర సంకరణాన్ని అంటే డై హైబ్రిడ్ క్రాస్ ను పరిగణలోకి తీసుకోవాలి మనం ఈ విధంగా చేస్తే స్వతంత్ర వ్యూహన సిద్దాంతం సూత్రం ప్రకారం విభిన్న కలయికల ద్వారా హంటింగ్టన్'స్ లక్షణాలు వచ్చే సంభావ్యత మూడు వంతులు మరియు అల్బినిజం లక్షణాలు వచ్చే సంభావ్యత ఒక వంతు ఉంటుంది అందువల్ల హంటింగ్టన్స్తో అల్బినో సంభావ్యత రెండూ స్వతంత్రంగా వారసత్వంగా వచ్చిన స్వతంత్ర కలగలుపు ¾ x ¼ గుణకారం నియమం ప్రకారం 316 వస్తుంది ఇది దీని సంభావ్యత ఈ విధంగా ఈ సంభావ్యత లతో మరియు స్వతంత్రం వ్యూహన సిద్దాంతం సూత్రంతో మరిన్ని విభిన్న కలయికలను ప్రయత్నించవచ్చు ఒకవ్యక్తి తనలో వ్యాధి కలిగించే జన్యువులు మరియు యుగ్మ వికల్పాలు ఉన్నాయో లేదో లేదా తాను ఒక క్యారియర్ ఓ కాదో పరీక్షించుకోవచ్చు వ్యాధి ఉన్నట్టయితే జన్యురూపం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది ఒకవేళ వ్యాధి లేకపోయినా తాము క్యారియర్ అవునో కాదో తరువాత తరానికి బదిలీ చేయబడుతుందో లేదో తెలుసుకోవచ్చు పిండాలను కూడా అమ్నియోసెంటెసిస్ లేదా కొరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ అనే ప్రక్రియల ద్వారా పరీక్షించవచ్చు వీటిని ముఖ్యంగా వ్యాధిని గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు మనం ఇప్పటివరకు చూసినవన్నీ కొన్ని రకాల నిర్దిష్ట వారసత్వలకి కట్టుబడి ఉండేవి ఇవి 22 జతల మానవుల క్రోమోజోముల మీద ఉండే యుగ్మ వికల్పాల వారసత్వానికి చెందినవి 23వ జత XY బిడ్డ యొక్క లింగాన్ని అంటే పుట్టిన బిడ్డ ఆడ లేక మగ అన్నది నిర్ణయిస్తుంది ప్రతి శరీరములోనూ ప్రతి కణంలోనూ ఇరవై మూడు జతలు ఉండే విషయం మీకు తెలిసినదే ఇప్పటివరకు మనం తెలుసుకున్నవన్నీ యుగ్మ వికల్పాలు మొదటి ఇరవై రెండు క్రోమోజోముల మీద ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి అదే గనుక అవి లింగనిర్ధారణ చేసే 23వ క్రోమోజోము మీద ఉంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి 22 జతలను ఆటోసోమ్స్ లేదా సోమాటిక్ క్రోమోజోమ్స్ అని అంటారు సోమాటిక్ అంటే శారీరక అలాగే 23వ జతను సెక్స్ క్రోమోజోమ్ అని అంటారు ఎందుకంటే ఇది లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్ ఈ పాఠ్యాంశంలో మనం లింగాన్ని సెక్స్ గా నిర్వచిస్తాం సాధారణంగా లింగాన్ని సామాజిక అర్థంలోనూ మరియు సెక్స్ ను జీవసంబంధమైన అర్థంలోనూ ఉపయోగిస్తాం కానీ మన పాఠంలో వీటిని పరస్పరం వాడతాం స్త్రీలలో XX సెక్స్ క్రోమోజోమ్ ఏర్పడుతుంది మరియు పురుషులలో XY సెక్స్ క్రోమోజోమ్ ఏర్పడుతుంది X మరియు Y మీద లింగనిర్ధారణ చేసే జన్యువులతో పాటుగా మరిన్ని ఇతర జన్యువులు కూడా ఉంటాయి X మరియు Y లో ఉన్న జన్యువుల ద్వారా నిర్ణయించబడిన లక్షణాల వారసత్వాన్ని సెక్స్ లింక్డ్ వారసత్వం అని అంటాము ఒకవేళ అవి గనుక సెక్స్ లింక్డ్ వారసత్వాలు అయితే వాటి సంభావ్యత మనం చూసిన ఆటోసోమల్ వారసత్వం కన్నా భిన్నంగా ఉంటుంది సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ యొక్క ఒక ఉదాహరణ హిమోఫిలియా హిమోఫిలియా అనే వ్యాధి ఉన్నవారికి రక్తం గడ్డకట్టదు దీనివల్ల ఆ వ్యక్తికి ఒకవేళ దెబ్బ తగిలితే ఆ వ్యక్తి నుండి ఆగకుండా రక్తం కారుతూనే ఉంటుంది ఈ గాయం శరీరంపైన బయట తగిలితే దాన్ని ఆపడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కానీ అదే గనుక గాయం శరీరం లోపల అయితే అది ప్రమాదకరంగా మారుతుంది ఏ తప్పు లేకుండా ఆ వ్యక్తి అధిక రక్తస్రావం వలన చనిపోవచ్చు ఈ పరిస్థితిని హిమోఫిలియా అంటారు మీరు ఈ యూట్యూబ్ వీడియో ని చూడవచ్చు ఇది స్త్రీ అయితే గనుక XX ఉదాహరణకు ఆ వ్యక్తికి క్యాపిటల్ A మరియు A జన్యురూపం ఉందని అనుకుందాం X క్రోమోజోమ్ తో సంబంధమున్న రూపాన్ని గుర్తించడానికి మనం ఒక సూపర్ స్క్రిప్ట్ ని వాడుతున్నాం ఇక ఇది మేల్ కాబట్టి ఇది X మరియు Y అవుతుంది అంతేకాక ప్రభావితమైన మేల్ కాబట్టి స్మాల్ a ను ఉపయోగిస్తాం ఈ రెండిటి సంకరణం వలన కలిగే సంయోగబీజాలు అండం నుండి వచ్చేవి XAXA మరియు స్పెర్మ్ నుండి వచ్చేవి XaY అవుతాయి ఇటువంటి సంకరణం నుండి తయారుచేయబడిన పన్నెట్ స్క్వేర్ లో క్యాపిటల్ A స్మాల్ a క్యాపిటల్ A క్యాపిటల్ A స్మాల్ a మరియు క్యాపిటల్ A ఉంటాయి మీరు చూస్తున్నట్టు Y గనుక ఉంటే పుట్టే బిడ్డ మగ ఇక్కడ ఈ రెండూ కూడా మగ మరియు రెండిటికి X క్రోమోజోమ్ మీద క్యాపిటల్ A ఉంది కనుక ఇవి రెండూ ప్రభావితమైనవి కావు అలాగే ఇక్కడ ఆడ పిల్లలు ఇద్దరూ కూడా రెండింటిలో ఒకటైన క్యాపిటల్ A ఉంది గనుక ప్రభావితం కాలేదు కానీ రెండవది స్మాల్ a గనుక వారిని క్యారియర్లు గా గుర్తించవచ్చు ఇందువల్ల ఆడపిల్లలు ఇద్దరు క్యారియర్లు వారు ప్రభావితం చెందలేదు కానీ వచ్చే తరానికి ఈ అపసవ్యాలను తరలించే అవకాశం ఉంది దీని గురించి మనం ఎలా జరుగుతుందో ఇంత ఇంతకుముందే తెలుసుకున్నాం లెక్క వేయడానికి సంభావ్యతలు భిన్నంగా ఉంటాయి అవి ఆ వ్యక్తి యొక్క లింగం మీద మరియు బిడ్డ యొక్క లింగం మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మనం క్యారియర్ మరియు ప్రభావితమైన మగ అంటే క్యారియర్ ఆడ మరియు ప్రభావితమైన మగ మధ్య సంకరణం జరిపితే పన్నెట్ స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది అప్పుడు ఇక్కడ ఒక ఫిమేల్ మరియు ఒక మేల్ ప్రభావితం అవుతున్నాయి ఇందువలన 50 పిల్లలు ప్రభావితం అవుతారు ఇక్కడ మనం పూరించిన వాటిని ప్రభావితమైనవిగా తీసుకుందాం కాబట్టి 50 పిల్లలు ప్రభావం చెందుతారు ఈఇద్దరూ మగ పిల్లలు ప్రభావితం అవుతారు మరియు ఈ ఇద్దరు ఆడపిల్లలు ప్రభావితం అవుతారు కాబట్టి ఇక్కడ 50 ప్రభావితం అయ్యేవారు 50 క్యారియర్లు మరొక ఉదాహరణ కింద క్యారియర్ ఆడ మరియు ప్రభావితం కాని మగలను గమనిద్దాము ఈ పరిస్థితిలో కేవలం 25 పిల్లలు మాత్రమే ప్రభావితమయ్యారు స్మాల్ a ఉండడం వలన మరియు క్యాపిటల్ Y మీద ఏమీ లేకపోవడం వలన ఇది మగ అవుతుంది కేవలం మగ పిల్లలను మాత్రమే తీసుకుంటే 50 ప్రభావితమయ్యారు అదే కేవలం ఆడపిల్లలను మాత్రమే తీసుకుంటే ఏ ఆడపిల్ల ప్రభావితం అవ్వలేదు కానీ 50 మాత్రం క్యారియర్లు అవుతారు కాబట్టి అల్లీల్ X క్రోమోజోము మీద ఉంటే ఆటోసోమల్ డిసార్డర్ పరిస్థితిలో లేదా ఆటోసోమల్ క్రోమోజోముల మీద ఉండే అల్లీల్ల కన్నా భిన్నమైన సంభావ్యతలు కలుగుతాయి ఈ విధంగా X లింక్డ్ ఇన్హెరిటెన్స్ మెండిలియన్ సూత్రాల కన్నా భిన్నంగా ఉంటుంది మనం ఇంతకు ముందు చూసిన మెండెలియన్ సూత్రాలతో వంశపు విశ్లేషణ X లింక్డ్ డిసార్డర్ వంటి కొన్ని పరిస్థితులలో కొంతవరకూ ఆపాదించబడుతుంది ఇక్కడ చూపించిన ఈ చిత్రం అటువంటి ఒక సంభావ్యత ఇప్పటివరకు మనం నేర్చుకున్న దానిని ఉపయోగించి దీని మీద పని చేయండి తదుపరి పాఠం మొదలు పెట్టినప్పుడు నేను దీనిని పరిష్కరిస్తాను ఇక్కడ ఈ క్వశ్చన్ మార్కులను గమనించండి ఇవి ప్రభావితం అయ్యాయో లేదో కనుక్కోండి ఇక్కడ ఉన్న వేరు వేరు సంఖ్యలను సూచనలగా భావించండి మిగిలినవన్నీ సాధారణమైన నిరూపణలు ఇక్కడ ఈ మూడు ప్రభావితమైనవి ఇది ఎటువంటి రుగ్మతో తెలుసుకోండి ఇవి ప్రశ్నలు మొదటి ప్రశ్న వారసత్వంగా వచ్చిన లక్షణాలు బహిర్గతమైవా లేదా అంతర్గతమైనవా ఆటోసోమల్ లేదా X లింక్డ్ 3 క్యారియర్ కాకపోతే 1 మరియు 4 యొక్క జన్యు రూపాలు ఏమిటి 14 ప్రభావితం అవ్వడానికి గల సంభావ్యత ఎంతవరకు ఉంది ఇవి ప్రశ్నలు మీరు వీటి మీద పని చేయండి వచ్చే పాఠంలో మనం కలుసుకున్నప్పుడు నేను ఇచ్చే సమాధానాలతో మీ సమాధానాలను సరి చూసుకోండి మళ్ళీ కలుద్దాం